ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అనాలిసిస్ మరియు డిజైన్ యొక్క మాడ్యూల్ 37 కు స్వాగతం గత రెండు మాడ్యూళ్ళ నుండి మనము స్టేట్ మెషిన్ డయాగ్రమ్ ల గురించి చర్చిస్తున్నాము ఇవి పరిమిత స్థితి ల సమితి పరంగా వ్యవస్థ యొక్క వివిక్త ప్రవర్తనను మెరుగుపరచడంలో మరియు సంగ్రహించడంలో చాలా ముఖ్యమైన UML బిహేవియరల్ డయాగ్రమ్ లు మరియు ఇక్కడ ఒక స్థితి అనేది ఫైనైట్ స్టేట్ మెషీన్ లేదా సాధారణ ఆటోమాటా యొక్క స్థితి కంటే సంగ్రహణ అధిక స్థాయిలో ఉంది ఇక్కడ స్థితి ప్రవర్తనను ప్రవర్తనా అని పిలుస్తారు అంటే స్థితి లకు కొన్ని ప్రవేశ కార్యకలాపాలు కొన్ని నిష్క్రమణ కార్యకలాపాలు మరియు అంతర్గత కార్యకలాపాలు మరియు పరివర్తనాలు ఉండవచ్చు మరియు సాధారణ స్థితి నుండి మిశ్రమ స్థితి మరియు సమర్పణ స్థితి వరకు వివిధ రకాల ప్రవర్తనా స్థితులు ఉన్నాయని మనము చూశాము మరియు మిశ్రమ స్థితి లు ఆర్తోగోనల్ లేదా ఆర్తోగోనల్ కానివి కావచ్చు అంటే అవి ఒక ప్రాంతాన్ని కలిగి ఉన్న క్రమానుగతంగా ఉండవచ్చు లేదా అవి బహుళ ప్రాంతాలను కలిగి ఉండవచ్చు మరియు వివరించిన స్టేట్ మెషిన్ డయాగ్రమ్ లు దాని పూర్తి వివరణ కోసం వివిధ రకాల నోడ్లు అవసరమని మరియు ప్రారంభ తుది రకమైన నోడ్లు కలిగి ఉన్న సూడో స్టేట్ నోడ్స్ అని పిలువబడే ఈ రకమైన నోడ్లు అవసరమని మనము చూశాము మరియు అదనంగా ఈ జాయిన్ నోడ్ రకాన్ని కలిగి ఉంది లేదా మొత్తం స్టేట్ మెషిన్ ప్రక్రియలో వివిధ రకాల నియంత్రణ పరివర్తనలను నిర్వచించే ఛాయిస్ నోడ్లు ఉంటాయి కాబట్టి మనము దానిపై కొనసాగుతాము స్టేట్ మెషిన్ డయాగ్రమ్ పై చర్చల శ్రేణిలో ఇది చివరిది కాబట్టి చివరికి ప్రోటోకాల్ స్టేట్ మెషీన్ గురించి మాట్లాడుతాము మనం తరచుగా చర్చిస్తున్న సెలవు నిర్వహణ వ్యవస్థ ఉదాహరణను క్లుప్తంగా పరిశీలిస్తాము మరియు స్టేట్ మెషిన్ ను లోతుగా కనుగొనటానికి ప్రయత్నిస్తాము కాబట్టి ఇది మనము చేసిన ATM యొక్క బిహేవియరల్ స్టేట్ డయాగ్రమ్ లలో ఒకటి అని మళ్ళీ చెప్పడం మరియు మీరు దీన్ని బాగా అర్థం చేసుకున్నారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను లేకపోతే దయచేసి దాన్ని మళ్ళీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఇప్పుడు మొదట ప్రోటోకాల్ స్టేట్ మెషిన్ గురించి మాట్లాడుకుందాం ప్రోటోకాల్ స్టేట్ మెషిన్ లు బిహేవియరల్ స్టేట్ యొక్క ప్రత్యేకతలు మరియు అక్కడ అవి క్లాస్ యొక్క వినియోగ ప్రోటోకాల్ లు లేదా క్లాస్ యొక్క జీవితచక్రాన్ని వ్యక్తీకరించడానికి ఉపయోగిస్తారు కాబట్టి బిహేవియరల్ స్టేట్ మెషిన్ అంటే ఏమిటో అర్థం చేసుకుందాం బిహేవియరల్ స్టేట్ మెషీన్ మనం చాలా సరళమైన రూపంలో తీసుకుంటే నాకు స్టేట్ S1 ఉంది మరియు నాకు మరొక స్టేట్ S2 ఉంది ఇవి ప్రవర్తనా స్వభావం కాబట్టి మనం ఏమి చేయాలి దీని కోసం నాకు ఎంట్రీ ఉంది దీని కోసం నేను ఇక్కడ కూడా నిష్క్రమణను కలిగి ఉన్నాను మరియు నాకు కొంత అంతర్గత కార్యాచరణ ఉంది కాబట్టి అవి బిహేవియరల్ స్టేట్ లు వ్యవస్థ నుండి నిష్క్రమించే మొత్తం పరిస్థితులను నిర్వచించడమే కాకుండా సంగ్రహణ యొక్క అధిక స్థాయిలో ఉంటాయి కానీ మా మోడలింగ్ పరంగా సూక్ష్మ స్థాయిలో వ్యవస్థ అనేక మార్పులకు లోనవుతుంది ఎందుకంటే ఆ స్థితిలో జరుగుతున్న కార్యకలాపాల వల్ల కానీ మొత్తం వ్యవస్థ ఒకే స్థితిలో ఉందని మనం చూస్తాము కాబట్టి మనం అనేక ఉదాహరణలు చూశాము కానీ ఇక్కడ ప్రోటోకాల్ స్థితి పరంగా ప్రోటోకాల్ స్టేట్ మెషీన్లో ఉన్న క్లాస్ యొక్క జీవితచక్రం పరంగా వినియోగ ప్రోటోకాల్ను వ్యక్తీకరించడానికి మనం ప్రధానంగా ఆసక్తి కలిగి ఉన్నాము మాకు స్థితి ప్రవేశం నిష్క్రమణ లేదా కార్యాచరణ ఉండదు మొత్తం ప్రక్రియ ప్రస్తుతం ప్రవర్తిస్తున్న ఒక క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ యొక్క జీవితచక్రంలో ఉన్న ఒక స్థితి కాబట్టి మనం వివిధ స్టేట్ మెషీన్ డయాగ్రమ్ ల గురించి మాట్లాడేటప్పుడు స్టేట్ మెషీన్ లో చాలా ముఖ్యమైన భాగం వాస్తవానికి ప్రోటోకాల్ స్టేట్ మెషీన్ ఇది దాని మధ్య మరిన్ని కార్యాచరణ వివరాలు లేకుండా జీవితచక్ర పరివర్తన గురించి మాట్లాడుతుంది మనము ప్రోటోకాల్ స్టేట్ మెషీన్కు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు మనము సాధారణంగా కర్లీ కలుపు లలో వ్రాసిన కీవర్డ్ ప్రోటోకాల్ను ఉపయోగించుకుంటాము ఇది ప్రోటోకాల్ స్టేట్ మెషీన్ అని నిర్దేశిస్తుంది కాబట్టి ఈ చిహ్నాలు ఒకేలా ఉండటానికి ముందే ఇది ఒక ప్రారంభ సూడోస్టేట్ ఇది చివరి సూడోస్టేట్ యొక్క తుది స్థితి మరియు ఇవి ప్రోటోకాల్ స్థితి లు కాబట్టి మీరు ప్రోటోకాల్ స్థితి అని మీరు ఒకసారి చెప్పినప్పుడు వీటిలో ప్రవేశం నిష్క్రమణ లేదా కార్యకలాపాలు ఉండవు ఇది జరిగిందని ఇది నిర్దేశిస్తుంది కాబట్టి నేను ప్రోటోకాల్ స్టేట్ డయాగ్రమ్ తో ప్రారంభించి మోడల్ చేయగలను ఆపై మనము మరింత సమాచారం పొందినప్పుడు ఈ ప్రోటోకాల్ స్థితిలో కొంత ప్రవర్తనా స్థితిని పెంచవచ్చు మన మోడలింగ్కు సంబంధించినంతవరకు ఒక వ్యవస్థ ఉనికిలో ఉండే ప్రత్యేకమైన కాన్ఫిగరేషన్లను మనం గుర్తించాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం url కనెక్షన్ పరంగా చెప్తున్నాము మీరు ఈ ప్రక్రియను ప్రారంభిస్తున్నారు ఆపై కనెక్ట్ ఈవెంట్ జరిగితే మీరు ఆ url తో కనెక్ట్ అవ్వగలిగారు మరియు మీరు ఓపెన్స్థితిలో ఉన్నారు మీరు ఆ url ని తనిఖీ చేస్తున్నారు మరియు మీరు ఆ బ్రౌజర్ను మూసివేసినప్పుడు అది మిమ్మల్ని తుది స్థితికి తీసుకువెళుతుంది కాబట్టి ప్రోటోకాల్ స్టేట్ లు క్లాస్ యొక్క బాహ్య వీక్షణను సూచిస్తాయి అది క్లయింట్ ఆ క్లాస్ తో ఏమి చేస్తుందో అది మీరు ప్రోటోకాల్ స్థితి పరంగా చూడగలుగుతారు ప్రోటోకాల్ స్టేట్ మెషిన్ యొక్క స్థితి లకు ఇది మనము ఇప్పటికే చెప్పినది కాదు కాబట్టి సరళంగా ఇది ప్రోటోకాల్ స్టేట్ ఓక సింపుల్ ప్రోటోకాల్ స్టేట్ రన్నింగ్ కాబట్టి ప్రోటోకాల్ స్టేట్ లు పేర్లు మాత్రమే సూచిస్తాయి కాబట్టి ఆ పరంగా ప్రోటోకాల్ స్టేట్ లు కూడా సమర్పణ స్థితి లు లేదా మిశ్రమ స్థితి మరియు ఏకకాలిక ప్రాంతాలను కలిగి ఉంటాయి ఏకకాలిక ప్రాంతాలు ప్రోటోకాల్లను వ్యక్తీకరించడానికి వీలు కల్పిస్తాయి ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఒకేసారి అనేక క్రియాశీల స్థితులను కలిగి ఉంటుంది కాబట్టి బిహేవియరల్ స్టేట్ డయాగ్రమ్ కి సంబంధించి స్పెషలైజేషన్లతో ఉన్న వ్యత్యాసం ఏమిటంటే ప్రోటోకాల్ స్టేట్ లు కేవలం కాన్ఫిగరేషన్ను కలిగి ఉంటాయి కాని వాటికి తరచుగా ప్రవర్తన ఉండదు అయితే మీరు ఇక్కడ ఒక మిశ్రమ స్థితిని కలిగి ఉండవచ్చు ఉదాహరణకు ఇది ఇక్కడ చూపబడింది ఇది మిశ్రమ స్థితి అమలు చేయగలది మరియు దానిలో మనకు 2 ప్రోటోకాల్ ఉప స్థితి లు ఉన్నాయి రెడీ మరియు రన్నింగ్ కాబట్టి ఇది మీరు అర్థం చేసుకోగలిగిన భాగం ఇది ప్రాసెస్ స్టేట్ ట్రాన్సిషన్ డయాగ్రమ్ లో భాగం మనం సాధారణంగా ఫైనైట్ స్టేట్ మెషీన్గా గీస్తాము ఇక్కడ మనము దానిని స్టేట్ మెషీన్ UML గా గీస్తున్నాము కాబట్టి ఇవి ఉప స్థితి లు రెడీ మరియు రన్నింగ్ ఉప ప్రోటోకాల్ స్థితి లు అని మీరు అంటున్నారు కాబట్టి ప్రారంభం నుండి ప్రారంభించి అది రెడీ గా ఉండవచ్చు మరియు ఒక నిర్దిష్ట థ్రెడ్ను అమలు చేయడానికి షెడ్యూలర్ ఎంచుకుంటే మీరు రన్నింగ్ ఈవెంట్ను పొందుతారు మరియు మీ స్థితి రన్నింగ్ గా మారుతుంది ఆపై థ్రెడ్ సస్పెండ్ అయినందున మీరు మీ టైమ్ స్లాట్ అయిపోయినందున ఇది తాత్కాలికంగా నిలిపివేయబడుతుంది మరియు మీరు స్టేట్ రన్నింగ్ నుండి రెడీ గా ఉన్న స్థితి కి తిరిగి వస్తారు లేదా ఈ ప్రక్రియ ఫలితం ఇవ్వవచ్చు ఎందుకంటే అధిక ప్రాధాన్యత ప్రక్రియ వచ్చింది కాబట్టి ఈ ప్రక్రియ జరుగుతుంది మరియు ఇది ఇక్కడకు తిరిగి వస్తుంది కాబట్టి మనం ఇక్కడ బిహేవియరల్ స్టేట్ మెషీన్ పరంగా చూశాము మనకు మిశ్రమ స్థితి ఉంది మరియు ఇక్కడ కూడా మనకు ఉప స్థితి లు ఉన్నాయి అదేవిధంగా మనం సమర్పణ స్థితులను కలిగి ఉండవచ్చు మరియు ప్రోటోకాల్స్ సమాంతరంగా ఏకకాలంలో నడుస్తున్న ఏకకాలిక ప్రాంతాన్ని కలిగి ఉండవచ్చు తద్వారా డైనమిక్ వ్యవస్థలో బహుళ వేర్వేరు పాయింట్ల వద్ద బహుళ స్థితి లు ఊహించబడతాయి ఇది మీకు కీబోర్డ్ ఆపరేషన్ చూపించే మరొక ఉదాహరణ కాబట్టి ఇది ప్రారంభ పరివర్తన ఇవి వేర్వేరు ప్రోటోకాల్ స్థితులు మరియు అప్రమేయంగా ఇవి మనం చూడగలిగే స్థితులు మరియు అప్రమేయంగా మీరు తక్కువ కేసుల అక్షర మోడ్లో ఉన్నారు కాబట్టి మీరు ఏదైనా కీ ని నొక్కితే మీరు లోయర్ కేస్ స్కాన్ కోడ్ ను పంపుతారు ఎందుకంటే మీరు కీబోర్డ్ నుండి లోయర్ కేస్ క్యారెక్టర్ను కనుగొనబోతున్నారని మీకు తెలుసు మరియు మీరు అదే స్టేట్ మెషీన్లో తిరిగి కొనసాగుతారు మీరు క్యాప్స్ లాక్ కీని నొక్కిన క్షణం మీకు క్యాప్స్ లాక్ ఈవెంట్ వస్తుంది అప్పుడు మీరు క్యాప్స్ లాక్ స్థితికి పరివర్తన చెందుతారు ఇది కీ బోర్డు ఆపరేషన్ యొక్క మొత్తం మిశ్రమ స్థితి యొక్క ఉప స్థితి మరియు మీరు ఏదైనా కీని నొక్కితే మారుతూ ఉంటుంది అప్పర్ కేస్ స్కాన్ మోడ్ ఆన్ చేయబడింది మరియు వాటిలో ప్రతి ఒక్కటి కొన్ని చర్యల జాబితాను కలిగి ఉంటుంది ఈ కీ ప్రెస్ అనేది స్థితి పరివర్తన కోసం జరుగుతున్న ట్రిగ్గర్ వంటిది ఈ స్థితిలో మీరు క్యాప్స్ లాక్ను మళ్లీ నొక్కితే మీరు మళ్లీ డిఫాల్ట్కు తిరిగి వస్తారు మీరు ప్రాథమికంగా వీటి మధ్య టోగుల్ చేస్తూనే ఉంటారు మరియు ఇవి మీరు చూడగలిగే విభిన్న పరివర్తనాలు కాబట్టి ఇది ప్రోటోకాల్ స్టేట్ మెషీన్ వాస్తవానికి ఎలా ఉంటుందో లేదా ఎలా పనిచేస్తుందో చూపించే ఒక సాధారణ మార్గం ఈ సందర్భంలో నేను ఇంతకుముందు కొన్ని మాడ్యూళ్ళలో మాట్లాడిన ఒక ఉదాహరణ గురించి మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను అది ఎలివేటర్ ఉదాహరణ ఎలివేటర్ 2 అంతస్తుల మధ్య పనిచేయగలదని మనము చెప్పాము మరియు కొన్ని స్టాటిక్ లక్షణాల పరంగా మనము ఆ ఎలివేటర్ను మోడల్ చేయడానికి ప్రయత్నించాము మరీ ముఖ్యంగా ఎలివేటర్ ఉదాహరణ యొక్క డైనమిక్ లక్షణాలను చూశాము అవి ఒక అంతస్తు నుండి మరొక అంతస్తుకు కదులుతాయి కాబట్టి అంతస్తులో 3 సాధ్యమయ్యే విలువలు ఉండవచ్చని మనము చెప్పాము కాబట్టి 1 మరియు 2 మొదటి అంతస్తు మరియు రెండవ అంతస్తు ను మరియు x అనిశ్చిత అంతస్తు ను లేదా కదిలే స్థితి మరియు ఎలివేటర్ ఇంకా అక్కడే ఉందా లేదా అని నిర్వచించే కదిలే పరిస్థితి ఉందని మనము చెప్పాము పైకి కదలడం లేదా క్రిందికి కదలడం మరియు తలుపు తెరిచి లేదా మూసివేయడం అనేది బూలియన్ చేత సూచించబడుతుంది కాబట్టి దీని ఆధారంగా మనము ఈ మొత్తం దృష్టాంతంలో స్టేట్ మెషిన్ డయాగ్రమ్ తో పని చేయవచ్చు మరియు మీరు ఇప్పుడు స్టేట్ మెషిన్ డయాగ్రమ్ గురించి మీకున్న పరిజ్ఞానంతో మేము చేసిన ఈ సాధారణ స్థితి పరివర్తనకు తిరిగి చూడండి ఇది ప్రోటోకాల్ స్టేట్ మెషీన్ తప్ప మరొకటి కాదని మనము గ్రహించాము ఎందుకంటే ఇక్కడ మీకు ఈ విభిన్న వర్ణనలు ఉన్నాయి ఆ స్థితి యొక్క ప్రత్యేకత ఏమిటో నిర్వచించే మూడింటిని పైకి వెళ్ళడానికి ప్రయత్నించడం క్రిందికి రావడానికి ప్రయత్నించడం లేదా తలుపు తెరవడానికి ప్రయత్నించడం అనే వేర్వేరు పరివర్తనాలను కనుగొంటారు సహజంగానే మనం దీని గురించి కూడా ఆలోచించవచ్చు కాబట్టి ఇది ప్రోటోకాల్ స్టేట్ మెషీన్ అయిన స్టేట్ మెషిన్ డయాగ్రమ్ పరంగా ఎలివేటర్ యొక్క మొదటి మోడల్ కావచ్చు కాని మనం దీనిని తరువాత ఒక బిహేవియరల్ డయాగ్రమ్ గా మార్చగలం అది ఇంకా ఓపెన్ ఉంటే ఇంకా ఓపెన్ అంటే అది మొదటి అంతస్తు లో ఉంది అది కదలడం లేదు అది ఇంకా కదలకుండా ఉంది మరియు తలుపు తెరిచి ఉంది కాబట్టి ఈ వద్ద దీని కోసం ఎంట్రీ నిష్క్రమణ ఏమిటి ఎంట్రీ నిష్క్రమణ మీరు చూస్తే దీని కోసం ఎంట్రీ కుడివైపున ఉంటుంది కాబట్టి ఎవరైనా ఎలివేటర్లోని ఓపెన్ కీ బటన్ను నొక్కితే అప్పుడు మాత్రమే మీరు దీన్ని నమోదు చేస్తారు మరియు మీరు నిష్క్రమణ కలిగి ఉన్నదాని నుండి నిష్క్రమించినప్పుడు మీకు నిష్క్రమణ ఉంటుంది మీరు నిష్క్రమణ మరియు పైకి ఉండవచ్చు కానీ మీరు కనీసం నిష్క్రమణ ఉంటుంది ఎందుకంటే మీరు దీనిని తీసుకుంటే మీకు నిష్క్రమణ ఉంటుంది మీరు దీనికి వెళతారు కాబట్టి ఈ రెండు పరివర్తనాల మధ్య క్లోజ్ సర్వసాధారణమని మీరు చూడవచ్చు నిష్క్రమణ దగ్గరగా ఉందని మరియు ఈ స్థితిలో ఉండే చర్య ఏమిటంటే స్కాన్ కీలు కాబట్టి ఇవి ఆ స్థితిలో ఉండే విభిన్న అవకాశాలు మరియు ఎలివేటర్ ఉండగల 6 వేర్వేరు కాన్ఫిగరేషన్లను పరిశీలిస్తున్న ప్రోటోకాల్ స్టేట్ డయాగ్రమ్ ఇది మనము ఈ ఎంట్రీల నిష్క్రమణలు మరియు కార్యకలాపాలన్నింటికీ ప్రయత్నించి దీని నుండి నిజమైన బిహేవియరల్ స్టేట్ డయాగ్రమ్ ను బయటకు తీసుకురావచ్చు మరొక ఉదాహరణ కోసం మీరు ఈ స్థితిని పరిగణనలోకి తీసుకుంటే ఈ స్థితి x అంటే అంతస్తు అనిశ్చితంగా ఉంది అని అర్ధం ఎందుకంటే అది పైకి కదులుతోంది మరియు తలుపు మూసివేయబడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఎంట్రీ స్పష్టంగా ఉంది ఎంట్రీ పైకి ఉంది నిష్క్రమణ స్పష్టంగా ఉంది నిష్క్రమణలో ఏమి జరుగుతుంది అది ఆగిపోతుంది మరియు ఏ చర్యలు తీసుకోబడ్డాయి ఇది కుడివైపుకి కదులుతోంది కాబట్టి ఇది పైకి కదులుతోంది కాబట్టి ఈ స్థితిలో ఈ కార్యాచరణ కొనసాగుతోంది మరియు మోటారు నడపవలసి ఉన్నందున ఇంకేమైనా జరగాలి కప్పి నిర్దిష్ట దిశలో తిరగాలి మరియు మొదలైనవి జరగాలి కాబట్టి ఇవన్నీ మీరు ఇక్కడ స్థితి వివరణతో పాటు వివరిస్తే మీరు ఈ ప్రోటోకాల్ స్టేట్ మెషీన్ను బిహేవియరల్ స్టేట్ మెషీన్ గా ఎలివేట్ చేస్తారు అందువల్ల మనము ప్రోటోకాల్ స్టేట్ మెషీన్లు బిహేవియరల్ స్టేట్ మెషీన్ యొక్క ప్రత్యేకతలు అని చెప్పడం ద్వారా ప్రారంభించాము ఇది క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ల జీవితచక్రం పరంగా మీకు కాంపాక్ట్ సమాచారాన్ని ఇస్తుంది కాబట్టి ఈ విభిన్న జీవితచక్రాలలో ఏమి జరుగుతుందో మీరు నిజంగా చూడవచ్చు మరియు అవి ఈ ప్రోటోకాల్ స్థితుల మధ్య తిరుగుతూనే ఉంటాయి మరియు సిస్టమ్ ఎలా పెరుగుతుందనే దానిపై మీకు సమాచారం ఇస్తుంది ప్రోటోకాల్ స్టేట్ లు సహజంగా పరివర్తనాలను కలిగి ఉంటాయి మరియు తరచూ పరివర్తనాలు కాపలాగా ఉంటాయి కాబట్టి ప్రోటోకాల్ పరివర్తన మళ్ళీ ప్రవర్తనా పరివర్తన యొక్క ప్రత్యేకత మరియు ప్రోటోకాల్ స్టేట్ మెషీన్ కోసం ఉపయోగించబడుతుంది మరియు ఈ క్రింది లక్షణాన్ని కలిగి ఉంటుంది ఇది ప్రీ కండిషన్ ట్రిగ్గర్ మరియు పోస్ట్ కండిషన్ కాబట్టి ప్రీ కండిషన్ అంటే ఈ పరివర్తన జరగడానికి ముందే సంతృప్తి చెందాలి ట్రిగ్గర్ అంటే పరివర్తన జరిగేలా చేస్తుంది మరియు పోస్ట్ కండిషన్ అంటే పరివర్తన జరిగిన తర్వాత సంతృప్తి చెందాలి అని అర్ధం కాబట్టి ఈ భావన మనము UML యొక్క వివిధ భాగాలలో పదేపదే చెబుతున్నాము ఇదే విధమైన భావనలను ఆక్టివిటీ డయాగ్రమ్ లో చూశాము మీరు ఈ భావనను ప్రవర్తనా పరివర్తనలో కూడా చూశారు కాబట్టి ఇక్కడ మనము న్యూ నుండి ఆక్టివ్ స్థితికి వెళుతున్నట్లయితే ప్రీ కండిషన్ ఇది చెల్లుబాటు అయ్యే ఐడి అని ధృవీకరిస్తుంది అది చెల్లుబాటు అయ్యే ఐడి ఐతే ట్రిగ్గర్ ఆ ఐడిని సక్రియం చేస్తుంది మరియు ఖచ్చితంగా పోస్ట్ కండిషన్ దీని ఫలితంగా ఒక ప్రత్యేకమైన ఐడి ఉంటుంది కాబట్టి ఇవి మీరు ప్రోటోకాల్ పరివర్తనాలు వ్రాసే విలక్షణమైన మార్గాలు మరియు ప్రోటోకాల్ పరివర్తన యొక్క సింటాక్స్ ఇది ప్రోటోకాల్ పరివర్తన పరంగా మీరు ఖచ్చితంగా సంతృప్తి చెందవచ్చు ప్రీ కండిషన్ మరియు పోస్ట్ కండిషన్ లు సాధారణంగా అడ్డంకులు ఇది ప్రాథమికంగా బూలియన్ పరిస్థితులు ఇవి ప్రీ కండిషన్ సంతృప్తికరంగా ఉన్నాయా లేదా ప్రీ కండిషన్ సంతృప్తి చెందలేదా పోస్ట్ కండిషన్ సంతృప్తికరంగా ఉందా లేదా విఫలమైందో మీకు చెప్తుంది కాబట్టి మీరు ఆన్లైన్ షాపింగ్ కోసం ఒక ప్రోటోకాల్ స్టేట్ మెషిన్ డయాగ్రమ్ ను చూడవచ్చు మరియు ఇక్కడ నేను వివిధ రకాల ప్రోటోకాల్ పరివర్తనాలను నిజంగా చూడగలిగే ఒక ఉదాహరణను ఎంచుకున్నాను కాబట్టి వీటిలో రెండింటిని చూద్దాం మీరు ఇక్కడ ప్రారంభించే ప్రత్యేకత ఇది కాబట్టి ఇది ప్రారంభ సూడోస్టేట్ మరియు తరువాత మీకు కొత్త ఉప స్థితి లేదా ప్రోటోకాల్ ఉప స్థితి ఉంది కాబట్టి ప్రీ కండిషన్ ప్రత్యేకమైన ఐడి ఎందుకంటే మీరు దానిని సహజంగా సృష్టిస్తారు అది ఒక ప్రత్యేకమైన ఐడి అయితే మాత్రమే దానిని సృష్టించవచ్చు ఆపై ఈ స్థితి నుండి మీరు సస్పెండ్ స్థితికి పరివర్తనం చెందుతారు ప్రీ కండిషన్ ఏమిటి ఖాతా నిద్రాణమైనది కాబట్టి ఖాతా నిద్రాణమై ఉంటే కొంత సమయం వరకు ఆపరేట్ చేయకపోతే మీరు సస్పెండ్ను ట్రిగ్గర్ చేస్తారు సిస్టమ్ సస్పెండ్ స్థితికి వెళ్తుంది అదేవిధంగా క్రొత్త ఐడి ధృవీకరించబడితే మనం ఇప్పుడే చూశాము అప్పుడు ట్రిగ్గర్ మరియు యాక్షన్ సక్రియం చేసి ప్రత్యేకమైన ఐడిని పొందుతారు మరియు మీరు సిస్టమ్ యొక్క క్రియాశీల స్థితికి చేరుకుంటారు సిస్టమ్ యొక్క క్రియాశీల స్థితిలో మళ్ళీ మనము సిస్టమ్ ను చేరుకోవడానికి మీరు మీ వంతును నిలిపివేయమని స్పష్టంగా అడగవచ్చు పాస్వర్డ్ హెచ్చరిక అయితే ఉదాహరణకు మీరు తప్పు పాస్వర్డ్ను చాలాసార్లు దాచిపెట్టి ఉంటే లాక్ చేసి మీరు సస్పెండ్ చేయబడతారు కాబట్టి ఇవన్నీ మీరు ప్రీ కండిషన్ అడ్డంకి మరియు పోస్ట్ కండిషన్ అడ్డంకిని ఉపయోగించి వర్తించే ప్రోటోకాల్ పరివర్తనల పరంగా మీరు వ్యక్తీకరించగల అన్ని అర్థాలను వ్యక్తీకరిస్తున్నారు ఉదాహరణకు ఇక్కడ మీరు సస్పెండ్ నుండి యాక్టివ్కు పరివర్తనం చెందడాన్ని చూడవచ్చు ఇది లాక్ గడువు ముగిసిన ప్రీ కండిషన్ ఆధారంగా ఉంటుంది ఉదాహరణకు పాస్వర్డ్ లాక్ చేయబడినప్పుడు సాధారణంగా ఇది శాశ్వతంగా లాక్ చేయబడదు ఇది రెండు గంటలు ఒక రోజు లేదా అంతకు మించి లాక్ చేయబడుతుంది మరియు గడువు ముగిసిన తర్వాత ఈ పరిస్థితి సంతృప్తి చెందుతుంది మరియు అన్లాక్ చేయడానికి ట్రిగ్గర్ పొందాలి కాబట్టి మీరు తిరిగి ఈ క్రియాశీల స్థితికి వస్తారు కాబట్టి ఈ విధంగా మీరు విభిన్న పరిస్థితులను చూడటానికి ఈ మొత్తం డయాగ్రమ్ ను చాలా జాగ్రత్తగా అనుసరించవచ్చు ప్రీ కండిషన్ పోస్ట్ కండిషన్ మరియు ట్రిగ్గర్ మోడళ్లను ఉపయోగించి ప్రోటోకాల్ స్టేట్ ట్రాన్సిషన్ పరంగా అవి ఎలా మోడల్ చేయబడతాయి మరియు ఈ స్టేట్ డయాగ్రమ్ మోడలింగ్ ఎలా జరుగుతుందో గురించి మరింత తెలుసుకోండి ఉల్లేఖనం కొంచెం ఉన్న చోట ఇది ఒకే ఉదాహరణ తద్వారా ఈ విభిన్న చిహ్నాలు ఏమిటో అర్థం చేసుకోవడానికి మీరు సన్నద్ధమవుతారు ఈ ప్రోటోకాల్ స్థితిని చాలా సార్లు చూసినట్లు మీకు తెలుసు మనము ఇప్పుడే ప్రోటోకాల్ పరివర్తన గురించి వివరించాము ఇది మరొక ప్రోటోకాల్ స్థితి మరియు ఇది వ్యత్యాసంతో మరొక ప్రోటోకాల్ స్థితి ఇది ఒక ప్రోటోకాల్ స్థితి ఇది ఖాతా మూసివేయబడిందని బ్యాలెన్స్ లేదు అని చెప్పింది కనుక ఇది జరిగితే ఆ సందర్భంలో మాత్రమే అది మూసివేయబడుతుంది కాబట్టి ఈ స్థితికి ముఖ్యమైన మార్పు ఇది కాబట్టి మనము ముగించే ముందు సెలవు నిర్వహణ వ్యవస్థ పరంగా ముఖ్యమైన స్టేట్ మెషీన్ ను శీఘ్రంగా పరిశీలిస్తాము ప్రోటోకాల్ స్టేట్ మెషిన్ డయాగ్రమ్ కలిగి ఉండడం ద్వారా మనం ప్రారంభించే స్థితి లు పరివర్తనాలు మరియు స్టేట్ మెషిన్ డయాగ్రమ్ ను ఖచ్చితంగా గుర్తించాలి కాబట్టి మనం గుర్తించేది ఏమిటంటే సెలవు అనేది మొదట అభ్యర్థన ద్వారా సృష్టించబడినది మరియు అది ఆమోద ప్రక్రియ ద్వారా వెళుతుంది మరియు అది ఆమోదించబడవచ్చు లేదా తిరస్కరించబడవచ్చు అది ఆమోదించబడితే అది పొందవచ్చు లేదా రద్దు చేయబడవచ్చు అది లభిస్తే అది మొత్తం సెలవులులో నుండి తీసివేయబడుతుంది మరియు మొదలైనవి కాబట్టి మనము ఈ మొత్తం సమాచారాన్ని సెలవు యొక్క జీవితచక్రం పరంగా మోడల్ చేయవచ్చు మీరు సెలవును ఈ రకమైన స్థితి లను కలిగి ఉన్న జీవితచక్రంగా పరిగణించవచ్చు కాబట్టి మనము ప్రోటోకాల్ స్టేట్ మెషీన్ను నిర్మించే పరంగా ప్రయత్నిస్తున్నాము వివిధ స్థితి లు ఏమిటో గుర్తించడానికి మనము మొదట ప్రయత్నిస్తున్నాము కాబట్టి సెలవు మొదట సృష్టించబడినప్పుడు ఏదైనా అభ్యర్థనను ఉంచినప్పుడు అది ధృవీకరించబడాలి మరియు అభ్యర్థించిన సెలవు చెల్లుబాటు అయ్యే సెలవు అని నిర్ధారించుకోవాలి కనుక ఇది క్రొత్త సెలవు అయితే అది జరిగినప్పుడు మరియు అభ్యర్థన అమలు అయినప్పుడు ధ్రువీకరణ తర్వాత నా ఉద్దేశ్యం సిస్టమ్లో అభ్యర్థన నమోదు చేయబడినప్పుడు ఇంకా ఆమోదించబడలేదు ఇది చెల్లుబాటు అయ్యే సెలవుదినంగా వ్యవస్థలో నమోదు చేయబడినప్పుడు అది అభ్యర్థించిన స్థితిలో ఉండవచ్చు మరియు అభ్యర్థన ఆధారంగా లీడ్ లేదా మేనేజర్ ఆమోదించవచ్చు లేదా ఆమోదించకపోవచ్చు మరియు అందువల్ల ఇది ఆమోదించబడిన స్థితికి లేదా తిరస్కరించబడిన స్థితికి వెళుతుంది మరియు మొదలైనవి కాబట్టి మనము దానిని అనుసరిస్తే సెలవు జీవితచక్రానికి భిన్నమైన పరివర్తనాలు కొత్త నుండి అభ్యర్థించినవి అభ్యర్థించినవి నుండి ఆమోదించబడినవి ఆమోదించబడినవి నుండి తిరస్కరించబడినవి మరియు మొదలైన వంటివి గుర్తించగలము కాబట్టి ప్రాథమికంగా మీరు చూసే దశను గుర్తించిన తర్వాత సాధ్యమయ్యే పరివర్తనాలు ఏమిటి మరియు ట్రిగ్గర్లు మరియు ప్రీ కండిషన్ లు ఏమిటి అని నిర్వచించగలిగితే మీరు దాని ద్వారా ప్రయత్నిస్తారు కాబట్టి నేను స్టేట్ మెషిన్ పరంగా సెలవు వ్యవస్థను ప్రదర్శిస్తున్నాను ఇది ప్రారంభ స్థితి మరియు ఖచ్చితంగా ఇది సెలవు సృష్టించబడిన స్థితి కాబట్టి క్రొత్తది మరియు దీని ఆధారంగా మీకు ఒక అభ్యర్థన ఉంది కాబట్టి ఈ పరివర్తన ఏమిటి క్రొత్త సెలవు చెల్లుబాటు అయ్యేది అయితే ఈ పరివర్తనం సాధ్యమవుతుంది ఇది చెల్లుబాటు కాకపోతే ఇది సరైనది కాదు అప్పుడు మనము ఆ సంజ్ఞామానం లో వ్రాస్తాము అప్పుడు ఇది చెల్లుబాటు అయ్యే సెలవు మరియు ట్రిగ్గర్ అనేది ఒక అభ్యర్థన పోస్ట్ కండిషన్ అంటే ఏమిటి పోస్ట్ కండిషన్ బ్లాక్ చేయబడింది బ్లాక్ చేసిన తేదీలు ఎందుకంటే ఎవరైనా జూన్ 1 నుండి 2016 జూన్ 3 వరకు సెలవు కోసం అభ్యర్థించినట్లయితే అభ్యర్థన నమోదు అయిన తర్వాత మనము సెలవును అభ్యర్థించిన ప్రోటోకాల్ స్థితికి తరలించడం ద్వారా నియమించాము ఆ తేదీలు తప్పక నిరోధించబడతాయి అభ్యర్థన లేదా ఇతర అభ్యర్థన ఆ తేదీలలో చేయవచ్చు కాబట్టి ఈ పరివర్తన క్రొత్త నుండి అభ్యర్థించిన వరకు జరుగుతుండటంతో ఇది మనకు అవసరమైన ప్రీ కండిషన్ అని మనం స్పష్టంగా చూడవచ్చు ట్రిగ్గర్ అనేది అభ్యర్థన మరియు ఇది తప్పక జరగవలసిన పోస్ట్ కండిషన్ కాబట్టి ఇదే విధంగా మనము సెలవు అభ్యర్థించినట్లయితే అది ఆమోదించబడవచ్చు ఇది మరింత హెచ్చరిక పరివర్తన సమాచారం అని మీరు నిర్ణయించుకోవచ్చు మీరు మరింత పరివర్తన సమాచారాన్ని ఉంచవచ్చు దీనిని బట్టి ఇక్కడ ఎక్కువ స్థితి లు ఉండవచ్చు ఆమోదం యొక్క విభిన్న పరిస్థితులు సహాయక పత్రాల ప్రామాణికత లేదా లభ్యతను బట్టి కొన్ని ఆమోదాలు షరతులతో కూడుకున్నవి కొన్ని ప్రత్యక్ష ఆమోదాలు మరియు మొదలైనవి కాబట్టి మీరు దానిని వివరించే మరిన్ని ప్రోటోకాల్ స్టేట్స్ కలిగి ఉండాలని నిర్ణయించుకోవచ్చు ఆపై ఎక్కువ ప్రీ కండిషన్ లు మరియు పోస్ట్ కండిషన్ లను కలిగి ఉండాలని నిర్వచించవచ్చు లేకపోతే అభ్యర్థించిన సెలవు తిరస్కరించబడవచ్చు కాబట్టి వీటిలో దేనినైనా నోటిఫికేషన్ల యొక్క పోస్ట్ కండిషన్ ఉంటుంది అది ఆమోదించబడినా లేదా తిరస్కరించబడినా అప్పుడు నోటిఫికేషన్ చేయబడుతుంది మరియు సెలవు ఈ స్థితిల్లో ఒకటిగా ఉంటుంది ఆమోదించబడిన సెలవు రద్దు చేయబడవచ్చు ఇది ఉపసంహరించబడవచ్చు ఇది తిరస్కరించబడవచ్చు వాస్తవానికి ఇది ఇక్కడ జరగకూడదు మోడల్కు మంచి మార్గం నేను ఉపసంహరించబడిన ప్రోటోకాల్ స్థితిని కలిగి ఉంటుంది కాబట్టి మేనేజర్ ఆమోదించిన సెలవును ఉపసంహరించుకోవచ్చు మరియు ఉపసంహరించబడిన సెలవును మళ్ళీ పొందలేము ఒకవేళ అది సాధించిన సెలవు అయితే ఆమోదించబడిన సెలవును పొందవచ్చు మరియు తరువాత వీటిలో దేనినైనా పొందవచ్చు ఇది ఒక అభ్యర్థన తిరస్కరించబడిన సెలవు ఉపసంహరించబడిన సెలవు లేదా లభించిన సెలవు వాస్తవానికి ఒకరకమైన చనిపోయిన సెలవులోకి వెళ్ళవచ్చు ఆ సెలవు రికార్డ్ లో తదుపరి మార్పులు జరగకూడదు ఇది సిస్టమ్లో ఆర్కైవ్ చేయబడుతుంది కాబట్టి ఇది జరగగల విభిన్న పరివర్తనాలు ఏమిటో మీకు చూపించే రూపురేఖలు మీరు మరింత విశ్లేషించినట్లయితే ఇది మీకు ప్రోటోకాల్ స్టేట్ డయాగ్రమ్ ను ఇస్తుంది కాబట్టి ఉదాహరణకు మీరు ఇప్పుడు ఈ ప్రోటోకాల్ స్థితిని ప్రవర్తనా స్థితిగా మార్చవచ్చు ఇక్కడ ఈ 2 కార్యకలాపాలను నిర్వచించడం ద్వారా ఖచ్చితమైన ప్రవేశం నిష్క్రమణ ఉంటాయి ఎందుకంటే అభ్యర్థించిన స్థితిలో ఉంటే పరివర్తన జరగడానికి ముందు మీకు మేనేజర్ కార్యాచరణ ఉంటుంది లేదా అభ్యర్థిస్తున్న ఉద్యోగి యొక్క రిపోర్టింగ్ మేనేజర్ ఈ సెలవును డాక్యుమెంటేషన్ మరియు ఇతర షరతులతో సహా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని దానిపై నిర్ణయం తీసుకోవాలి కాబట్టి ఈ స్టేట్ లలో ప్రతి ఒక్కటి మనము గుర్తించి ఎన్కోడింగ్ను స్టేట్ మెషీన్ డయాగ్రమ్ లో ఉంచడం మొదలుపెడతాము మీరు దీన్ని మరింత ఎక్కువగా చేస్తే ఇది నెమ్మదిగా సెలవు నిర్వహణ వ్యవస్థ యొక్క పూర్తి బిహేవియరల్ స్టేట్ మెషీన్ డయాగ్రమ్ గా మారుతుంది కాబట్టి సెలవు నిర్వహణ కోసం ఇంత సరళమైన వ్యవస్థకు కూడా చాలా స్కోప్ ఉందని మీకు చూపించడానికి ఇది వెంటనే సమస్యగా అనిపించదు నా ఉద్దేశ్యం ఉష్ణోగ్రత కంట్రోలర్ లేదా కాలిక్యులేటర్ వంటి ఎలక్ట్రానిక్ సమస్య లేదా శారీరక సమస్య కాదు ఇక్కడ స్థితి లు మరింత అస్పష్టంగా కనిపిస్తాయి కాని ఇక్కడ మీరు మళ్ళీ వ్యవస్థ యొక్క డైనమిక్ స్థితి ల సమితిపై ఆధారపడి ఉంటుందని మీరు చూడవచ్చు ఇది మీరు UML మోడల్ చేయాలనుకుంటున్న సంక్లిష్ట వ్యవస్థల్లో దేనికైనా చాలా విలక్షణమైనది ఆ ప్రయోజనం కోసం స్టేట్ మెషిన్ డయాగ్రమ్ లేదా ఆ ప్రయోజనం కోసం స్టేట్ చార్టులు ఆ మోడలింగ్ స్థితిలో నిజంగా చాలా ఉపయోగకరమైన సాధనాలుగా మారతాయి సంగ్రహంగా చెప్పాలంటే ఈ మాడ్యూల్లో స్టేట్ మెషిన్ డయాగ్రమ్ పై ప్రోటోకాల్ స్టేట్ మెషిన్ డయాగ్రమ్ ల గురించి చర్చించాము మనము స్టేట్ ప్రోటోకాల్ స్టేట్స్ మరియు పరివర్తనల గురించి ఆ ప్రీ కండిషన్ మరియు పోస్ట్ కండిషన్ గురించి మాట్లాడాము మరియు LMS కోసం LMS స్టేట్ మెషిన్ డయాగ్రమ్ ను నిర్మించాము